యానిమల్ సెల్ కల్చర్లోని ఉపన్యాస శ్రేణికి తిరిగి స్వాగతం కాబట్టి ఈ రోజు మనం 3వ వారంలోని ఐదవ లెక్చర్ లో ఉన్నాము కాబట్టి నేను ముగించిన చివరి ఉపన్యాసంలో మీరు గుర్తుంచుకుంటే ప్రతి కణం ఒక ప్రత్యేకమైన ఎక్స్ట్రాసెల్యులర్ మాట్రిక్స్ ను స్రవిస్తుంది అది ఒక నిమిషం పాటు తార్కికంగా ఆలోచించండి కాబట్టి మన శరీరంలో లేదా ఈ గుండెలో ఆ ప్రదేశంలో గుండె కార్డియాక్ కణాలు పెరుగుతాయి మనకు మెదడు ఉంది ఆ ప్రదేశంలో మెదడు కణాలు పెరుగుతున్నాయి మనకు కండరాల అస్థిపంజర కండరం లేదా అస్థిపంజర కండరాలు ఈ ప్రాంతంలో పెరుగుతాయి మరియు ప్రతి ఒక్కటి ఇవి కొన్ని విభిన్న మెకానికల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు చూడండి నేను గుండె యొక్క మెకానికల్ ప్రాపర్టీ గురించి మాట్లాడినట్లయితే అవి అస్థిపంజర కండరం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి మరియు మెదడులోని ఈ కణాల మెకానికల్ లక్షణం నేను సరళమైనదాన్ని మాత్రమే తీసుకుంటున్నాను లేదా మీరు ఇంకా చాలా ఎక్కువ పొందవచ్చు ఆహారం మృదువైన కండరం ద్వారా కదులుతున్న గట్ను లైనింగ్ చేసే కణాల గురించి ఆలోచించవచ్చు మెకానికల్ ప్రాపర్టీ అంటే ఏమిటి మీ గుండె కొట్టుకుంటోంది కాబట్టి కణాలు సరిగ్గా కదులుతున్నాయని అర్థం ఇప్పుడు ఈ విత్తనాన్ని కలిగి ఉన్నట్లయితే ఒక నిమిషం ఆలోచించండి ఇది నిజంగా చేయవలసి ఉంటుంది ఉదాహరణకు ఇవి మీ గుండె కణాలు ఓకే ఇప్పుడు కేవలం సరళత కోసమే నేను దానిని ఇలా ఉంచుతున్నాను మరియు ఈ కణాలు సస్పెండ్ చేయబడ్డాయి నీలం అనేది ఒక రకమైన ఎక్స్ట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ ఇది అక్కడ ఉంటుంది మరియు ఈ కణాలు ఒకదానికొకటి ఎక్స్ట్రాసెల్యులర్ మాట్రిక్స్ ద్వారా అలాగే చుట్టుపక్కల కణజాలానికి నిర్దిష్ట స్థాయిలో లంగరు వేయబడతాయి ఒక మాట్రిక్స్ సరే ఇప్పుడు ఈ సెల్ కదులుతున్నప్పుడు కాబట్టి ఈ కణాలతో వివిధ రకాల కదలికలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇలా కదలిక ఉంటుంది దీనికి ఇలా సంకోచం ఉంది దీనికి ఇలా సంకోచం ఉంటుంది కాబట్టి ఇది చేస్తున్నప్పుడు ప్రతిసారీ ఈ అటాచ్మెంట్ పాయింట్లలో కదలికలు ఉంటాయి మీరు ఈ అటాచ్మెంట్ పాయింట్లను చూస్తారు ఇది ఈ అటాచ్మెంట్ స్ప్రింగ్లు లేదా అటాచ్మెంట్ పాయింట్ల లాగా ఉంటుంది అన్ని సమయాలలో సాగదీయడం మరియు ఒత్తిడికి గురవుతున్నాయి కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్న డ్రాయింగ్కి తిరిగి వస్తున్నాను ఉదాహరణకు ఈ వస్తువు చుట్టూ తిరగడానికి అనువైన చేయి కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ అటాచ్మెంట్ పాయింట్ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి దాని శక్తి కంటే ఎక్కువగా ఉంటుందని ఒక్క నిమిషం ఊహించండి ఇది జతచేయబడింది ఈ సంకోచ ఔషదం కారణంగా ఈ అటాచ్మెంట్ పెగ్ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి అంటిపెట్టుకునే శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 శక్తులు ఉన్నాయి ఒకటి ఈ భాగం యొక్క కదలిక కారణంగా ఉత్పన్నమయ్యే శక్తి మనం దానిని మరింత సరళంగా గీద్దాం ఇది ఈ విధంగా జోడించబడింది మరియు ఇది సెల్ n కాబట్టి ఇది ఇక్కడ ఒక సబ్స్ట్రేట్పై అటాచ్మెంట్ పాయింట్ మరియు ఇది సబ్స్ట్రేట్ కాబట్టి అటాచ్మెంట్ ఫోర్స్ను అటాచ్ చేయడానికి ఒక శక్తి ఉంది ఒక అటాచ్మెంట్ ఫోర్స్ ఉంది అయితే ఇక్కడ మరొక శక్తి ఉంది ఇది సెల్ యొక్క సంకోచం లేదా యాంత్రిక చర్య కారణంగా ఉత్పన్నమయ్యే శక్తి ఇప్పుడు నేను ఈ బలాన్ని ఎఫ్ ప్రైమ్తో సూచిస్తే మరియు అటాచ్మెంట్ ఫోర్స్ని ఎఫ్ డబుల్ ప్రైమ్గా సూచిస్తే మరియు న్యూటన్ పరంగా ఎఫ్ ప్రైమ్ ఎఫ్ డబుల్ ప్రైమ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది ఈ కణం ఈ ఉపరితలం నుండి వేరు చేయబడుతుంది కాబట్టి ఈ కణం అక్కడే ఉండాలంటే అది అక్కడ ఉండే విధంగా ప్రేరేపింపబడాలి లేదా మీరు దానిని ఇచ్చే విధంగా దాని చలనశీలతను వంచాలి మీకు తెలుసు సరళ విండో ఫ్లెక్స్ ఇలా అని కాబట్టి ఈ అటాచ్మెంట్ పాయింట్ సమానంగా ఫ్లెక్సిబుల్ ఉపరితలంగా ఉండాలి మీరు నా పాయింట్ని చూస్తున్నారా కాబట్టి ఇక్కడ కాకుండా మీకు అదనపు అణువులు లేదా ఏమీ లేని గ్లాస్ సబ్స్ట్రేట్ ఉందని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు గాజు ఉపరితలం పైన మీరు ఈ గాజు ఉపరితలాన్ని ఇలాంటి వాటితో అలంకరించండి మరియు ఒకసారి మీ సెల్స్ వచ్చి కూర్చోండి కణాలు వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు ఈ కణాలు ఏదో స్రవిస్తాయి ఏ రకమైన బంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఇప్పుడు మీరు గందరగోళానికి గురిచేసే రంగును మార్చడానికి నన్ను అనుమతిస్తుంది అది జీవితాన్ని సులభతరం చేసే ఎరుపు రంగుగా ఉపయోగించనివ్వండి కాబట్టి ఇది మీరు ఉపరితలం కోట్ చేసిన ఎరుపు మరియు మీరు గమనించే గులాబీ రంగు సెల్ ద్వారా స్రవిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ 2 ఇప్పుడు ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి కాబట్టి ఇది అలాంటిదే ఇది నేను ఉపరితలం కోట్ చేసిన అణువు కాబట్టి ఇది ఇలా వేలాడుతున్నది ఇదిగో సెల్ వస్తోంది మరియు ఇది ఈ చేయి స్రవిస్తోంది ఇది ఇప్పుడు నేను ఈ చేయిని ఊపుతున్నాను ఇది సెల్ ద్వారా స్రవించిన చేయి కాబట్టి ఈ 2 వస్తాయి మరియు ఇలాంటి బంధాన్ని ఏర్పరుస్తాయని మీకు తెలుసు ఇప్పుడు అవి ఇలా మెరుగ్గా కదలగలవని మీరు చూస్తున్నారు కాబట్టి మేము సబ్స్ట్రేట్ పాత్ర మరియు మార్పుల గురించి మాట్లాడినప్పుడల్లా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే మరియు ఇదంతా ఉపరితల మార్పు ఇది ఖచ్చితంగా చేయవచ్చు కానీ ఇది చెప్పిన తర్వాత నేను ఇందులోకి రాకముందే వేరే ప్రశ్న అడుగుతాను కాబట్టి నేను మీకు చెప్పాను కాబట్టి వివిధ ప్రదేశాలలో వేర్వేరు కణాలు కాబట్టి నేను 4 కణాలను ఉదాహరణగా తీసుకున్నాను 1 నేను మీకు కార్డియో మయోసైట్ల గురించి చెప్పాను ఒకటి నేను మీకు అస్థిపంజర కండరాల గురించి చెప్పాను మూడవది మృదు కండరాల గురించి మరియు తదుపరి మెదడు కుడివైపున ఉన్న న్యూరాన్ల గురించి చెప్పాను ఎందుకంటే మృదువైనవి మేము జోడించాము ఇప్పుడు ఈ వివిధ కండరాల రకం మరియు సెల్ రకం న్యూరాన్లు ఈ న్యూరాన్ కూడా నేను కండరాల రకం అని పిలవలేను ఈ కండరాల రకంలో కూడా వివిధ మెకానోబయాలజీ ఉంది అవి ఉపరితలంతో యాంత్రిక పరస్పర చర్య భిన్నంగా ఉంటుంది దాని చుట్టుపక్కల కణాలతో విభిన్నంగా ఉంటుంది మరియు అక్కడ వివిధ రకాల శక్తులను ఉత్పత్తి చేస్తుంది ఈ శక్తి ఉత్పత్తి ద్వారా నిర్వహించబడుతుంది ఎక్స్ట్రాసెల్యులర్ మాట్రిక్స్ యొక్క సెల్యులార్ కెమిస్ట్రీ ద్వారా నిర్వహించబడుతుంది పదార్థాలు కాబట్టి 2 విషయాలు ఉన్నాయి ఒకటి దాని మెకానికల్ లక్షణాలు మారుతూ ఉంటాయి రెండవది మెకానికల్ లక్షణం ECM పదార్థం యొక్క సెల్యులార్ కెమిస్ట్రీ యొక్క పనితీరు కాబట్టి మనం దానిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కణాలు భిన్నమైన ఉపరితల పరస్పర చర్యతో వాటి స్వంత వివిధ రకాల కాలనీలలో ఉండటానికి ఇష్టపడతాయని అనిపిస్తుంది కాబట్టి మీరు డిష్లో నిర్దిష్ట కణ రకాన్ని కల్చర్ చేయవలసి వస్తే మీరు వివో లేదా నిజ జీవితంలో ఇది ఒక అంశం కాబట్టి ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ స్వభావం మీకు తెలిస్తే మీరు సబ్స్ట్రేట్ని తీసుకొని ఏమి చేయవచ్చు కాబట్టి ఇక్కడ మీకు సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి మీ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ లేదా మెటీరియల్ని ఎంపిక చేసుకున్న సబ్స్ట్రేట్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయా లేదా అనే విషయం మీకు తెలిసినప్పటికీ సెల్ 1 సెల్ను పెంచండి అని మీరు చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ సవరించిన పరిస్థితి మీ సెల్ వస్తోంది మొదట రోల్ చేయడానికి దాని మీడియం అక్కడ కొద్దిగా ఉంది అని ప్రారంభించండి అది మొదట దాని ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ పాజిటివ్ నెగటివ్ ఇంటరాక్షన్ కోసం చూస్తుంది అది అది సబ్స్ట్రేట్లో పడిపోతుంది మరియు తరువాత ఇది బహుశా ఇది ఈ ఎక్స్ట్రాసెల్యులార్ పూత అని నమ్ముతారు మీరు చేసినది దాని ఉపరితల గ్రాహకాల ద్వారా దాని DNA కి ఒక సంకేతాన్ని పంపుతుంది డ్యూడ్ మీ ద్వారా స్రవించే ప్రోటీన్లలో కొన్ని నాకు అవసరం అవి బంధాన్ని ఏర్పరుస్తాయి లేదా సబ్స్ట్రేట్లో ఉన్న ఈ ఇతర ప్రోటీన్తో డేటింగ్ ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు వారు ఒకరితో ఒకరు పరస్పరం పరస్పరం పరస్పరం మాట్లాడుకుంటున్నారని మరియు ఈ విధంగా ఒక సెల్ సిస్టమ్ వెలుపల జీవించడాన్ని ప్రారంభిస్తుంది మీరు తప్పనిసరిగా ఏమి చేస్తున్నారో మీరు సెల్ను దాని ఇంటి నుండి తీసుకెళుతున్నారు మీరు సెల్ను వివాహం చేసుకుంటున్నారు మరొక వాతావరణం మరొక ఉపరితలం మరొక ఇల్లు మరియు మీ ఇల్లు మీరు వారిని వివాహం చేసుకునే పాత్ర కానీ ఇప్పుడు మీరు అక్కడ వారు విజయవంతం కావాలంటే మీరు ఇంట్లో వారు అనుభూతి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి కాబట్టి వారు ఇంట్లో అనుభూతి చెందడానికి ఈ అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది ఇంకా కొన్ని కణాలు ఉన్నాయి అవి ఎందుకు మనకు తెలియదు అవి తమ బాహ్య కణ సామరస్యాన్ని కోల్పోవటానికి ఇష్టపడతాయి మరియు ఎక్కడైనా ఏ సంఘంలోనైనా పెరుగుతాయి మరియు ఎక్కడైనా విస్తరించడం ప్రారంభించగలవు అవి ఒక రకమైన రోగ్ కణాలు రోగ్ నేషన్స్ అనే ఈ సినిమాని మీరు చూసారు ఆ రోగ్ సెల్స్ లాగా ఈ కణాలు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లగలవు అంటే అవి దేనికైనా మరియు ప్రతిదానికీ వాటి బాహ్య కణ వాతావరణానికి అనుగుణంగా మారవచ్చు లేదా వాటికి ఒక నిర్దిష్టమైన అవసరం లేదు మరియు ఈ రోగ్ సెల్స్ లేదా మేము ఈ పదాన్ని క్యాన్సర్ అని పిలుస్తాము కాబట్టి ఆ కణాలు క్యాన్సర్ కణాలను నిర్వచించగల మరొకటి కణాల ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ సామరస్యం రాజీపడినట్లయితే అవి ఎక్కడికి వెళ్లగలవో అక్కడ ప్రయాణించి అక్కడ రోగ్ కాలనీలను అభివృద్ధి చేస్తాయి మరియు దాని చుట్టూ ఉన్న వాటి నుండి వారు ఏమి చేస్తారు వారు తమ ప్రయోజనాల కోసం వనరులను బయటకు తీస్తారు ఆ సంఘాన్ని చాలా చక్కగా నిర్వీర్యం చేసి వారికి అవసరమైన అవసరాలు లేకుండా చేసి చివరికి మానవజాతి తమలోని తమ సమస్యను అర్థం చేసుకునేంత వరకు విజయం సాధించేలా చూస్తారు అలాంటి రోగ్ నేషన్స్ లేదా రోగ్ సెల్స్ని కలిగి ఉంటారు వారు అద్భుతాలు చేయగలరు ఇప్పుడు అది మనల్ని చాలా భిన్నమైన పారడైమ్ కి తీసుకువస్తుంది పారడైమ్ ఇది ఇది చాలా కాలంగా ఉంది మరియు దాని గురించి ఆలోచించే కథాంశం ఇది ఏమిటంటే ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒక్క నిమిషం అంగీకరించినట్లయితే ఇది ఇదే కాబట్టి పురుషుడు మరియు స్త్రీలు సెక్స్ చేసినప్పుడు వీర్యకణము మరియు అండం ఫలదీకరణం చెందింది మరియు వారు గర్భం దాల్చినట్లు మీకు తెలుసు కాబట్టి ఏర్పడిన మొదటి సెల్ జైగోట్ రైట్ కాబట్టి మీ వద్ద ఇది స్పెర్మ్ ఉంది ఓహ్ ఒక్క సెకను నేను దీన్ని తీసుకుందాం ఇది స్పెర్మ్ మరియు ఈ ఎగ్ ఒకదానితో ఒకటి ఫలదీకరణం చెందుతాయి మరియు మనం దీనిని 2 n లేదా జైగోట్ రైట్ అని పిలుస్తాము ఇది మీరందరూ 10వ తరగతి వరకు ఎక్కడో చదివారు లేదా మీరు తప్పక చదివారు ఈ జైగోట్ కణ ద్రవ్యరాశిని ఏర్పరుస్తుంది మరియు ఈ కణ ద్రవ్యరాశి చివరికి పిండాన్ని ఏర్పరుస్తుంది మరియు ఈ పిండం చివరికి శిశువుగా మారుతుంది ఇప్పుడు ఈ దశల గురించి ఆలోచించండి అవి కొనసాగుతున్నాయి ఈ కణాలు కాలనీలు లేవు ఎందుకంటే అవి ఇప్పటికీ చాలా ప్రారంభ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈ కణాలు మొదట్లో వేర్వేరు ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్కు అనుగుణంగా ఉంటాయి అంటే అవి మనం ఎక్కడ నుండి ఉద్భవించాయో అక్కడ నుండి కణాలు ఆ ప్రత్యేకమైన ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్తో కలిసి ఉంటాయి మరియు చివరికి ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ విభిన్నంగా ఉంటాయి 10 కణాలు వివిధ రకాల ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ను స్రవిస్తాయి మరో 10 వేర్వేరు ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ను స్రవిస్తాయి అయితే ఇంతకు ముందు మీరు ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తే వారు ఈ కణాల మాదిరిగానే ఈ కణాలపై ఎలాంటి ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఫీట్ ను సాధించగలరు కాబట్టి ఇది క్యాన్సర్ను చూడడానికి చాలా భిన్నమైన మార్గంలో మనలను తీసుకువస్తుంది ఇది అభివృద్ధి రుగ్మత కాదా లేదా సరైన పదం కాదు ఎందుకంటే డెవలప్మెంటల్ డిజార్డర్ వేరే పరిస్థితికి ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇది ఏదో సమాధానం అభివృద్ధిలో ఉండవచ్చు పారాడిగ్మ్ దీన్ని ఇలా పెడతాము ఎవరి నుండి ఏదైనా పదాన్ని అరువు తెచ్చుకునే బదులు ఇలా పెట్టుకుందాం ఆ కణాలు కేవలం దృశ్యమానం చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఒక కణం కణ ద్రవ్యరాశిగా మారుతుంది ఈ కణాల ద్రవ్యరాశి చివరికి వారి కాలనీలను తీయడం మీకు తెలుసు కొన్ని ఎర్రగా మారుతాయి కొన్ని ఆకుపచ్చగా మారుతాయి అంటే ఇక్కడ నేను సూచిస్తున్నాను కొన్ని వైలెట్గా మారుతాయి కొన్ని అలాగే పసుపు కాబట్టి ఈ కాలనీలు ముందుగా ఏర్పడినప్పటికి అవి ఏదైనా మరియు ప్రతిదీ చేయగలవు అవి ఒకేలా ఉన్నాయా భవిష్యత్తు సమాధానం ఇవ్వబోయే ప్రశ్నలకు కానీ ఈ దశలో మీరు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది ఇవి ఈ మెకానోబయాలజీకి వస్తున్న కొన్ని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు మరియు ECM మెటీరియల్ల సెల్యులార్ కెమిస్ట్రీలో గొప్ప అవగాహన జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడ దిగుతున్నారు అనే ప్రశ్న ఆ ఎక్స్ట్రాసెల్యులర్ ECM సహజ ECM ఏమిటి నేను ఈ సహజమైన ECM అనే పదాన్ని ఉపయోగించటానికి ఒక కారణం ఉంది దీనిలో ECM మీకు నచ్చిన కణాలను పెంచడానికి నాళాలను కోప్ చేయడానికి ఉపయోగించవచ్చు మరియు ఆ సింథటిక్ ECMలు ఏమిటి మేము సింథటిక్ ECM అంటే ఏమిటి ఇవి మీ సహజ ECMలు అయితే మీరు ఎల్లప్పుడూ ఈ సహజ ECMని అనుకరించే అనలాగ్ లేదా ఏదైనా డెవలప్ చేయవచ్చు కాబట్టి ఈ సహజమైన ECMని ఆ వస్తువులను అనుకరించేవి లేదా సింథటిక్ ECMగా నాణేలు చేసేవి మేము ఈ సింథటిక్ ECM గురించి చాలా ప్రత్యేకమైన బయో ఆర్గానిక్ రకాల నుండి చాలా అకర్బన విషయాల వరకు మాట్లాడతాము కాబట్టి ఈ దశలో మీ కోసం టేక్ హోమ్ సందేశం ముఖ్యమైనది అవును నేను ప్రారంభించిన చోటే మా వద్ద ఈ విభిన్న రకాల వెస్సెల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఐదవ ఉపన్యాసంలో ఉన్నాము మీకు తెలిసిన వారం 3 మరియు ఇది మా ఉపన్యాసం 5 ఇక్కడ మేము దాదాపు ముగింపు దశకు చేరుకున్నాము కాబట్టి మనకు ఈ విభిన్న రకాల నాళాలు ఉన్నాయి మరియు దాని పైన మనం ఏ సెల్ రకాన్ని పెంచాలనుకుంటున్నాము అనేదానిపై ఆధారపడి వాటిపై చాలా మార్పులు చేయవచ్చు మరియు మనం సింథటిక్ మార్గంలో వెళ్ళవచ్చు లేదా మనం సహజ మార్గంలో వెళ్ళవచ్చు మరియు వారు ఎలాంటి పరస్పర చర్య చేస్తారు మరియు సెల్ రకం గురించి చాలా సూక్ష్మంగా చెప్పిన తర్వాత నేను మీకు కట్టుబడి ఉన్న సెల్ రకంలో చెప్పాను మనం ఏ సెల్ రకం గురించి మాట్లాడుతున్నాము అంటే దాని కార్డియాక్ సెల్ దాని కార్డియాక్ మస్కిల్ లేదా దాని స్కెలిటన్ మస్కిల్ లేదా దాని స్మూత్ మస్కిల్ ఇది న్యూరాన్ మరియు వాటిలోని న్యూరాన్ ఏమిటో మీకు తెలుసా వివిధ న్యూరాన్లకు వేర్వేరు అవసరాలు ప్రత్యేక విభాగంలో వస్తాయి లేదా దాని కాలేయ కణాలా ప్యాంక్రియాటిక్ కణాలు కాబట్టి ఈ జాబితా కొనసాగుతూనే ఉంటుంది మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం ఏమిటంటే వ్యక్తిగత సెల్ రకాలు వ్యక్తిగత ECM బేరింగ్ను కలిగి ఉంటాయి అవి రోగ్గా మారే వాటిని మీరు వాటిని రోగ్ అని పిలవవచ్చు లేదా మీరు వాటిని కొన్ని రీప్రోగ్రామ్లను తిరిగి మూలానికి తిరిగి ప్రోగ్రాం చేయవచ్చు తిరిగి మూలానికి రీప్రోగ్రామింగ్ చేయవచ్చు కాబట్టి అందుకే మేము ఈ విషయంతో ముందుకు వచ్చాము క్యాన్సర్కు సమాధానం అభివృద్ధి నమూనాలో ఉందా కానీ క్యాన్సర్ కణాలను ట్రాప్ చేయడానికి మేము ఒక మాట్రిక్స్ ను సృష్టించగలము అని కూడా చెప్పండి ఉదాహరణకు చెప్పండి ఇక్కడ మీరు కలిగి ఉన్నారని మాకు తెలుసు క్యాన్సర్ కణాలు మరియు అవి సబ్స్ట్రేట్ కోసం పోటీ బంధాన్ని కలిగి ఉండవచ్చు మరియు వారు ఆ సబ్స్ట్రేట్పై కొట్టిన వెంటనే మీరు సబ్స్ట్రేట్ను ప్రోగ్రామ్ చేయవచ్చు అది వారిలో మరణాన్ని ప్రేరేపిస్తుంది మనకు అలాంటివి ఉండవచ్చా మనం మన సమయం కంటే కొంచెం బిగ్గరగా ఆలోచించగలమా అది చూడటంలో చాలా తేడా ఉంటుంది ఉపరితల కెమిస్ట్రీ కోణం నుండి క్యాన్సర్ కాబట్టి ఈ ఆలోచనతో నేను ఈ ఉపన్యాసాన్ని వచ్చే వారం ముగిస్తాను మేము ఈ కథను కొనసాగిస్తాము చాలా ధన్యవాదాలు